మానవ వనరుల నిర్వహణ తరగతికి తిరిగి స్వాగతం నా పేరు ఆదరణ మాలిక్ మరియు ఈ కోర్సుతో నేను మీకు సహాయం చేస్తాను కాబట్టి సమయం తగ్గించబడింది అందున మనం చెప్పుకుంటాము మేము చెల్లింపు పద్ధతులు గురించి మాట్లాడుతున్నాము ఈరోజు చెల్లింపు మరియు ప్రతిఫలం పద్ధతులు చర్చిద్దాం నేను సవరించడానికి ఏ సమయాన్ని వెచ్చించను ఇవి మూలాలు వీటి కోసం నేను ఉపన్యాసాలు ఉపయోగించాను ఈ ఉపన్యాసం కోసం ప్రత్యేకంగా కాసియో కాసియో రాసిన పుస్తకం మరియు గోమెజ్ మెజియా మరియు Belkin Cascio and the book by Gomez Mejia and Belkin విశ్వసనీయ అంతరం గురించి మేము కొంచెం మాట్లాడాము మరియు ఉద్యోగులు ఎందుకు విశ్వసించరు వారి సంస్థలు లేదా వారి యజమానులు ఈ అంతరం ఎందుకు ఉంది ఉద్యోగులు తమకు న్యాయంగా వ్యవహరించడంలేదని ఎందుకు భావిస్తున్నారు ప్రోత్సాహకాలలో ఉన్నత నిర్వహణ మెడికల్ మేనేజ్మెంట్ మరియు ఫ్రంట్ లైన్ కార్మికులు మధ్య అసమానత ఉండవచ్చు ప్రజలు సుఖంగా ఉండకపోవచ్చు వారు ప్రవర్తించే మార్గంతో మరియు జీతాలు చాలా ఎక్కువగా ఉండవచ్చు అగ్ర నిర్వహణ చాలా ఎక్కువ చెల్లించవచ్చు మరియు మధ్య నిర్వహణ చెల్లించకపోవచ్చు కాబట్టి ప్రజలు సంస్థను విశ్వసించక పోవచ్చు ఉన్నత నిర్వహణ సామర్థ్యం విశ్వాసంఫై తగ్గిపోతుంది ప్రజలు తమ సీనియర్లను అంతగా నమ్మకపోవచ్చు కాబట్టి అది ఒక కారణం ఉండవచ్చు కొన్ని సవాళ్లు అవి విశ్వసనీయ అంతరం వల్ల ఎదురవుతాయి మనం ఎందుకు మనం సీనియర్లను నమ్మడం లేదు మరియు ఇది మా పని ఎలా ప్రభావితం చేస్తుంది మేము మా ద్వారా ప్రవర్తిస్తున్నామని మేము భావిస్తున్నాము నా ఉద్దేశ్యం ఉద్యోగులు తమపై అన్యాయంగా ప్రవర్తిస్తున్నట్లు ఉద్యోగులు భావించవచ్చు వారు అన్యాయంగా వ్యవహరిస్తున్నారు మరియు వారు తమ సొంత కారణాలతో ముందుకు రావడానికి ప్రయత్నించవచ్చు ఇది నిజం కావచ్చు లేదా కాకపోవచ్చు విశ్వసనీయ అంతరం యొక్క పరిణామాలు అంచనా వేసి ఉండవచ్చు ఉద్యోగుల నుంచి నిబద్ధత లేకపోవడం పరంగా మరియు ఇది చాలా కష్టంగా ఉంటుంది వ్యూహాలను రూపొందించడానికి ఈ విశ్వసనీయ అంతరాన్ని ఎదుర్కోవటానికి ముఖ్యంగా మనం ఏమి చేస్తున్నామో మన ఉద్యోగులు తగినంతగా ఒప్పించలేము కాబట్టి విశ్వసనీయ అంతరం ద్వారా ఎదురయ్యే కొన్ని సవాళ్ళు ఇప్పుడు తత్వాలు ఎలా ఉన్నాయి చెల్లింపు వ్యవస్థలు మారుతున్నాయి శ్రామికుల యొక్క పరిమాణాన్ని తగ్గించడానికి సంస్థలు ఎక్కువగా ఇష్టపడుతున్నాయి మరియు అవి పెరుగుతున్నాయిమరింత ఎక్కువగా అంగీకరిస్తున్నాయి తక్కువ ప్రజలను కలిగి ఉంటాయి పెద్ద సంఖ్యలో పనులు చేయండి పెద్ద సంఖ్యలో వ్యక్తులను నియమించాల్సిన అవసరం లేదు అంతకుముందు రోజుల్లో ఇది చాలా ఎక్కువ మరియు మరింత ఒత్తిడి ఉంది వేతనాల ఖర్చు నియంత్రించడానికి పరిహారాన్ని నియంత్రించడానికి మళ్లీ మనము పరిహారం గురించి మాట్లాడుతున్నాము పెరిగిన ఒత్తిడి ఉంది నియంత్రించడానికి ఎంత డబ్బు సంస్థ ఉద్యోగులపై సంస్థ నడుపుటకు ఖర్చు చేస్తోంది మొదలగునవి పోటీదారులతో పోలిస్తే పే పొజిషన్ తక్కువ ఆందోళన ఉంది ఎందుకు ఎందుకంటే చాలా సంస్థలు ఉన్నాయి మరియు చాలామంది ఉద్యోగులు ఉన్నారు చాలా మంది ఉద్యోగులు కాదు కానీ చాలామంది ఎవరు చేయగలరు సంస్థ అవసరాలు ఏమి పూర్తయ్యాయి ఉద్యోగులకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం వారి ఆందోళన కాదు కాబట్టి వారు సరే అన్నారు మేము మీకు ఇస్తాము తీసుకో లేదా వదిలే చాలా ప్రజలు ఉన్నారు ఉద్యోగాలు లేనివారు కంపెనీ చెప్పింది ఇదంతా నేను భరించగలను మరియు మీరు నాతో పని చేయడం ఇష్టం లేదా వెళ్ళు తర్వాత ఉద్యోగం కనుగొనండి కాబట్టి సంస్థ చెల్లించాల్సిన దానితో తక్కువ ఆందోళన ఉంది దాని లాభాలు గరిష్టం చేయడానికి సంస్థ భరించగలిగే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఆపై కార్యక్రమాల అమలు పనితీరును ప్రోత్సహించడానికి మరియు రివార్డ్ చేయడానికి వారు చెప్తారు మీరు మీ పనిని బాగా చేయగలిగితే మీరు ఊహించిన దాని కంటే ఎక్కువ ఇస్తాము కాబట్టి వేరియబుల్ పే ఉంది వేరియబుల్ పే యొక్క ఈ భావన ఉంది మరియు వేర్వేరు ఉద్యోగుల ఉత్పత్తి పరంగా సరసత వస్తుంది ఇది కాదు అవతలి వ్యక్తి పొందుతున్నది మీరు ఏమి చేస్తున్నారు అది మీకు లభిస్తుంది ఈ డబ్బు కాబట్టి లేదా మెరుగైన ప్రాధాన్యత ఉంది మునుపెన్నడూ లేనంతగా ఇప్పుడు వారి విలువలను నిరూపించుకోవడానికి ఉద్యోగుల పై ఒత్తిడి పెరిగింది మరియు అది దారి తీస్తుంది వేరియబుల్ పే అవసరం మరియు వేరియబుల్ పే యొక్క ఎక్కువ అంగీకారం జీతం పరిపాలనా వ్యవస్థలు ఎలా ఉన్నాయి మారుతున్నాయి జీతం పరిపాలనా వ్యవస్థలు ఉన్నాయి ఖర్చు నియంత్రణ విభాగాలు అంటే ప్రయత్నించండి మరియు అర్థం చేసుకోండి ఖర్చు నియంత్రణ అంటే సంస్థకు మరియు ఖర్చులను తగ్గించడానికి లేదా నిరోధించడానికి మీరు పరిమితం చేస్తారు ఎంత లేదా మీరు ఒక స్లాబ్ ఆన్ చేయండి సంస్థ ఎంత ఖర్చు చేయవచ్చు లేదా కొన్ని ఈ విషయాలపై ఖర్చు చేయాలి కాబట్టి 1 ఒకటి సంస్థలు ఆర్థిక మరియు చట్టపరమైన అంశాలు పే స్థాయిలను నిర్ణయించడానికి ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి వారు ఎక్కువగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు చట్టం ఎలా వ్యవహరిస్తుంది లేదా చట్టం ఏమి నిర్దేశిస్తుంది ఎందుకంటే తమ సంస్థలకు ఎన్ని సంస్థలు చెల్లించాలి మరియు పరిశ్రమ ఏమి కోరుకుంటుంది వారి ఉద్యోగులకు చెల్లించడానికి మార్కెట్లు వారికి ఎలా అవసరం లేదా వారు కూడా కట్టడానికి ప్రయత్నిస్తున్నారు పరిహార వ్యూహం సాధారణ వ్యాపార వ్యూహానికి ఏది నేను మునుపటి ఉపన్యాసం గురించి మాట్లాడాను పరిహార ప్రణాళికతో వ్యాపార ప్రణాళిక యొక్క అమరిక మీకు తెలుసు మీరు ఏమి చేయాలి మెరుగుపరచడానికి మీ ఉద్యోగుల నుండి నిబద్ధత మరియు లాభం కూడా కాబట్టి ఇది చాలా సున్నితమైన సమతుల్యత అది సాధించాల్సిన అవసరం ఉంది కీలక విధాన సమస్యలను పరిష్కరించండి క్రమబద్ధమైన పే నిర్మాణాలను అభివృద్ధి చేయండి నిర్మాణం క్రమబద్ధంగా మరియు దృఢంగా ఉంటే అదే సవాలుగా ఉండకూడదు ఇది స్థిరంగా ఉంటుంది మరియు అదే సంస్థలు వైపు వెళ్తున్నాయి కంపెనీ భరించగలిగేది చెల్లించండి పనితీరును ప్రోత్సహించే మరియు రివార్డ్ చేసే కార్యక్రమాలు కాబట్టి మీరు భరించలేని దానికంటే తక్కువ చెల్లించి ఉండకూడదు మరియు మీరు కూడా లోనికి వెల్లకూడదు మరియు చెప్పండి మేము మా ఉద్యోగులను చూసుకుంటాము అదే మరింత సమస్యలకు దారితీస్తుంది కాబట్టి వారు పనితీరును ప్రోత్సహించే మరియు రివార్డ్ చేసే కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు అప్పుడు సంస్థాగత ప్రతిఫల పద్ధతుల యొక్క కొన్ని భాగాలు మరియు లక్ష్యాలు ఎలా సంస్థలు వారి ఉద్యోగులకు బహుమతులు ఇస్తున్నాయి బహుమతులు అంటే ఉద్యోగి విలువలు మరియు కోరికలు యజమాని సామర్థ్యం మరియు ఉద్యోగికి బదులుగా అందించడానికి సిద్ధంగా ఉండటం మీరు జీతం పొందే సాధారణ ప్రాథమిక కనీస పని కాదు కానీ ఏదైనా అది కంపెనీ విలువైనదిగా భావిస్తుంది చాలా సందర్భాలలో కంపెనీ మిమ్మల్ని ఆశించదు సాధారణ ఉద్యోగ వివరణలో కాబట్టి ఉద్యోగి ఎక్కువ సహకరిస్తుంటే ఉద్యోగి ఎక్కువ పొందుతాడు మరియు కొన్ని రకాల రివార్డ్ సిస్టమ్స్ అంటే ఆర్థిక మైనవి మీకు జీతం వస్తుంది జీతాలు రివార్డు కాదు అసలైన మీకు వేరియబుల్ పై మరియు పరోక్ష బహుమతులు ఉన్నాయి మరియు ఇవి ప్రయోజనాలు కొన్ని ఆర్థికేతర బహుమతులు రక్షణ కార్యక్రమాలు కాబట్టి మీరు నిజమైన తప్పు చేస్తే మీరు చెప్పండి విధిరేఖ లేదా నీకు సమస్య అంటే విధిరేఖలో అప్పుడు సంస్థ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది చట్టబద్ధంగా ఆర్థికంగా మీ ఆరోగ్య అవసరాలను చూసుకుంటుంది నిర్ణయం తీసుకోవటంలో ఉద్యోగుల నిశ్చితార్థం మీరు సంస్థ కంటే మెరుగైన పని చేస్తుంటే ముఖ్యంగా మంచిది మీరు చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు వారు మీ వివిధ స్థాయిలు నిర్ణయిస్తారు కొన్ని సంస్థలు ఏమైనప్పటికీ వారి విధానంలో భాగంగా దీన్ని చేస్తాయి కానీ పెరుగుతున్న సంస్థలు తమ అభిప్రాయాలను కూడా తీసుకుంటే ఉద్యోగులు విలువైనవారని భావిస్తున్నారు మరియు కాబట్టి వారు ఉద్యోగులను ఎన్నుకుంటారు వారు అభిప్రాయాలు కలిగి ఉంటారు వారు తీచేసుకోవాలనుకుంటున్నారు అప్పుడు మాకు సమర్థవంతమైన పర్యవేక్షణ ఉంది మరియు అది ఆర్థికేతర బహుమతి కాబట్టి పర్యవేక్షణ మీకు సహాయపడుతుంది మీ పని తీరును ఎలా మెరుగుపరచుకోవాలో పర్యవేక్షకులు మీకు అభిప్రాయాన్ని ఇస్తారు మరియు అంటే చాలా ఆత్మాశ్రయ మరియు మీరు చేసినదానికి గుర్తింపు ఆపై సంస్థ అంతటా ఈ కమ్యూనికేషన్ గుర్తింపు శిక్షణ అవకాశాలు మీరు బాగా చేస్తారు మీరు మీ x నేర్చుకోవాలి అనుకుంటున్నారు మరియు సంస్థ చెప్పింది సరే వెళ్ళు వారు మీ ప్రయాణానికి నిధులు సమకూరుస్తారు వారు మీ బసకు నిధులు సమకూరుస్తారు వారు మరింత తెలుసుకోవడానికి మీ అవసరానికి నిధులు సమకూరుస్తారు కాబట్టి మీరు తిరిగి రావచ్చు మరియు సంస్థకు తోడ్పడండి మరియు సంస్థ సంస్కృతిని పెంపొందించడం నేను దీనిపై తగినంతగా నొక్కి చెప్పలేను ఇది ఒక సంస్థను సజావుగా నడిపించడంలో అతి ముఖ్యమైన విషయం మనమంతా మనుషులం నేను దీనిపై మళ్లీ మళ్లీ ఒత్తిడి చేస్తాను మీరు మరియు నేను మనుషులం మేము యంత్రాల మాదిరిగా చూడరాదు మనం ఏ ఒక్కరిని యంత్రంగా చూడకూడదు మనకు ఏమి కావాలి మనకు మనుషుల్లాగే వ్యవహరించే సంస్థ అవసరం మరియు అందుకే నేను నా ఐఐటీని ప్రేమిస్తున్నాను నేను చెప్పబోతున్నాను ఒక పెద్ద కుటుంబం మీరు పొరపాటు చేస్తారు మీకు అవకాశం ఇవ్వబడుతుంది దాన్ని సరిదిద్దడానికి ఇది దాని స్ట్రైడ్లో తీసుకోబడింది మీరు తప్పు చేస్తారు మరియు మీరు అదే తప్పును పునరావృతం చేస్తారు మళ్లీ మళ్లీ మళ్లీ ఇది దాని పెద్ద అడుగు తీసుకోబడింది మరియు మీకు ఎదగడానికి ఒక అవకాశం ఇవ్వబడుతుంది మీరు చెప్పవచ్చు నేను ఎక్స్ నేర్చుకోవాలి అని మరియు అవి మొదలుపెట్టరు పరిపాలన ప్రారంభించదు చెప్పడం ద్వారా నిరూపించండి నిరూపించు మీరు ఏదో నేర్చుకోవాలి అనుకుంటున్నారని మీరు ఏదో నేర్చుకోవాలి అనుకుంటున్నారు మేము దానిని విశ్వసిస్తాము కొత్త దాన్ని నేర్చుకుంటారు మరియు మీరు తిరిగి వస్తారు మరి మీరు సంస్థకు దోహదం చేస్తారు ఇది కాదు ఇతర మార్గం చాలా మంది మిమ్మల్ని ప్రశ్నిస్తారు నేను ఎందుకు ఖర్చు చేయాలి చాలా డబ్బు మీరు ఏదో నేర్చుకుంటారు అనే దానికి హామీ ఏమిటి మా సంస్థలో అది జరగదు నేను ఏదో నేర్చుకోవాలి అనుకుంటున్నాను మరియు నా సీనియర్లు చెప్తారు ఓ గొప్ప మీరు నేర్చుకోవాలి అనుకుంటున్నారు మీకు ఏమి నేర్చుకోవాలని ఉంది మేము ఏ విధంగా సహాయపడగలము ఇప్పుడు ఈ నిమిషం ఎవరు చెప్పారు మీ నిబద్ధత మీరు సంస్థతో బంధాన్ని ప్రారంభించండి మరియు మీరు భావిస్తున్నారు పెంచిపోషిస్తున్నారు కాబట్టి వారి నమ్మకాన్ని మోసం చేయడం గురించి మీరు అపరాధ భావనతో ఉన్నారు మీరు చేయలేరు నేర్చుకోలేరు నేను చెప్పాలనుకుంటున్నాను మరియు వారు గొప్పగా చెప్పారు సహాయం చేయడానికి నేను ఏమి చేయగలను నేను ఏమి చేయగలను మీరు పెరగడానికి సహాయం చేయాలా మీరు ఏమి నేర్చుకోవాలనుకుంటున్నా రో తెలుసుకోవడానికి మీకు నేను ఏమి చేయగలను ఇంకా నిమిషం వారు చెప్తారు ఓ మై గాడ్ నేను వారి విశ్వాసాన్ని పెద్దగా తీసుకోకూడదు నేను ఉండాలి జీవించగలను వారు అంచనాలను నా నుండి కలిగి ఉన్నారు కాబట్టి మీరు ఏమి చేస్తారు మీరు ఆశించిన దానికన్నా మరియు దాటి వెళ్ళండి మీరు జ్ఞానంతో తిరిగి వస్తారు మరియు మీరు చెప్పేది నేను దీనిని ప్రయోగించగలను మరియు వారు ఓ గొప్ప అవును ఎక్కడ ఏమి చేయగలరు మేము సహాయం చేస్తాము మీ ప్రయోగాన్ని సులభతరం చేయడానికి మేము ఏమి చేయగలం మళ్ళీ మీ పైకి తిరిగి ఒత్తిడి వస్తుంది నేను ఎలా నిరూపించ పోతున్నాను నేను నేర్చుకున్నది విలువైనదే మరియు సంస్థకు దోహదం చేస్తుంది ఎందుకంటే సంస్థ నన్ను చాలా నమ్ముతోంది నిమిషం మీరు మీ ఉద్యోగులను విశ్వసిస్తారు వారు ప్రతిదీ వారి సామర్థ్యంతో నిర్ధారించుకుంటారు మీ సంస్థ పెరుగుతుంది వారు మీ నమ్మకాన్ని వంచించరు మరియు అదే ప్రాథమికమైనది ప్రాథమిక స్థంభం మానవ వనరుల నిర్వహణపై ఆధారపడి ఉంటుంది మీ ఉద్యోగులను నమ్మండి వాటిని పెంచుకోండి వారికి మద్దతుగా ఉండండి మరియు వాటికి అవకాశాలు వక్రంగా మారడం వాటిలో అంచనా వేసిన వాటిని చేయకపోవడం ఉత్పాదకత లేని వాటి అవకాశాలు తీవ్రంగా తగ్గుతాయి కాబట్టి సంస్థాగత సంస్కృతిని పెంపొందించే సహాయకమని మా అర్థం ఉద్యోగ మూల్యాంకనం ఆధారంగా చెల్లింపు వ్యవస్థలకు ప్రత్యామ్నాయాలు కాబట్టి మీకు తెలుసా ఒక ఉద్యోగ మూల్యాంకనం ఎంత ఉత్పత్తి ఉంది ఇతర ప్రత్యామ్నాయం మార్కెట్ ఆధారిత చెల్లింపు కాబట్టి సంస్థ యొక్క అన్ని ఉద్యోగాలకు ప్రత్యక్ష మార్కెట్ ధర విధానం వలె మేము పోల్చిచూస్తాము మరియు ఇతర సంస్థలలో ఇలాంటి ఉద్యోగాలకు చెల్లించబడుతుంది ఉన్నాయా మరియు మేము పరిహార నిర్మాణాన్ని కలిగి ఉన్నాము యోగ్యత ఆధారిత వేతనం కార్మికులకు వేతనం చెల్లిస్తారు ఉద్యోగం ఆధారంగా కాదు వారు ప్రస్తుతం చేస్తున్నారు కానీ ఉద్యోగాల సంఖ్య ఆధారంగా వారు చేయగల సామర్థ్యం కలిగి ఉంటారు ఇది కాదు నేను ఇప్పుడు చేస్తున్నాను ఇది ఏమిటంటే సంస్థ గ్రహించగలదు నేను చేయగలను కాబట్టి వారు ఒక అవకాశం ఇచ్చారు ఎక్స్ చేస్తుంది ఏ బి మరియు సి ఎక్స్ కూడా చేయగలరు డి ఈ మరియు కాబట్టి మనం వాటిని చెల్లించనివ్వండి కాబట్టి ఇది ఈరోజు మనకు అవి చేయవలసిన అవసరం లేదు చాలా విషయాలు కానీ రేపు ఉంటే నాకు ఈ వ్యక్తి అవసరం ఉద్యోగం ఏ మరియు బి కి బదులుగా ఉద్యోగం ఈ చేయవచ్చు వ్యక్తికి చేసే సామర్థ్యం ఉంది మరొకరు చేయరు కానీ ఈ వ్యక్తి అలా చేస్తాడు కాబట్టి నేను వారికి పరిహారం ఇస్తాను వారు భవిష్యత్తులో వారి సామర్ధ్యం కోసం చేయవచ్చు మరియు ఈ ఫలితాలు ఇది సహాయక మానవ వనరుల నిర్వహణ తత్వశాస్త్రం మీద ఆధారపడి ఉంటుంది మీరు మీ ఉద్యోగులకు మద్దతు ఇవ్వాలి లేకపోతే ఇది అమలు కాదు మరొకటి లాభం పంచుకోవడం మరియు పాల్గొనే నిర్వహణ మేము మా ఉద్యోగుల అభిప్రాయాలను తీసుకోవాలి మేము విధానాలను రూపొందించినప్పుడు మేము కార్యక్రమాలను రూపకల్పన చేసినప్పుడు మేము రూపకల్పన చేసినప్పుడు బహుశా అలా చాలా కాదు సంస్థ యొక్క అంతిమ దృష్టి లక్ష్యం లక్ష్యాలు కానీ సంస్థ ఎలా నడుస్తుంది ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఉద్యోగులు ఏమి చెబుతారు మరియు అనుభూతి చెందుతారు వారు ఏమి చేస్తున్నారు మరియు వారు మీకు అభిప్రాయాన్ని ఇచ్చినప్పుడు దయచేసి దీన్ని తీవ్రంగా పరిగణించండి మరియు ఆ సంస్థతో బంధం ఏర్పడటానికి వారికి సహాయం చేస్తుంది ఆపై వాస్తవానికి లాభం పంచుకోవడం కాబట్టి మీరు ఉంటే లాభం పొందుతారు వారితో కొంచెం పంచుకోండి వారికి బోనస్ ఇవ్వండి వారికి అదనపు ప్రయోజనం ఇవ్వండి మరియు వారు మీకు ఎంత దగ్గరగా ఉంటారో మీరు చూస్తారు కాబట్టి వారు సమర్ధులైననందున వారు తమ పనిని చేస్తున్నారని వారు భావిస్తారు ఏది ఆశించిన వాటిలో వారికి బహుమతి ఇవ్వబడుతుంది ఉద్యోగ సుసంపన్నంగా వ్యవహరిస్తుంది లోపల ఉద్యోగ అవకాశాలను ఉద్యోగి కోసం పెంచుతుంది కాబట్టి మీరు ఏమి చేస్తున్నారో లోపల చేయవచ్చు అని మీరు అంటున్నారు ఎక్స్ వై జెడ్ మార్గం ద్వారా మరియు మీరు ఉద్యోగి యొక్క ప్రమేయాన్ని అదే ఉద్యోగంలో పెంచుతారు ఉద్యోగి ఆనందించడానికి సహాయపడటానికి పరిధిని లేదా సంక్లిష్టతను పెంచడం లేదా మీరు చేయగలిగినది చేయడం మరింత ఉద్యోగం సాంకేతికత మరియు సంస్థ నిర్మాణంలో తరచుగా మార్పులు మళ్లీ ఇది సమర్ధత ఆధారిత వేతనం నిర్ణయించడంలో ఒక పెద్ద కారకం కావచ్చు కాబట్టి మేము టెక్నాలజీ గురించి మాట్లాడేటప్పుడు మీకు తెలుసు వ్యక్తి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలకు అనుగుణంగా ఉంటే తప్ప లేదా సంస్థాగతమైన నిర్మాణ మార్పులు జరిగితే క్రమానుగత నిర్మాణం నుండి జట్టు ఆధారిత ముఖస్తుతి నిర్మాణానికి సంస్థ సామర్ధ్యం కలిగి ఉంటే అవి పనిచేయలేకపోవచ్చు కానీ అది మళ్ళీ నిర్ణయించడానికి వెళుతుంది ఉద్యోగుల సామర్థ్యం కోసం మీరు వారికి ఎలా రివార్డ్ ఇస్తారు ఉద్యోగుల మార్పులు భ్రమణం మరియు బదిలీలు exchanges rotation and transfers ఉద్యోగులు ఇతర విభాగాలలో ఇతర పాత్రలలో చేయగలరో లేదో అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడతాయి అక్కడ నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి అధిక ఉద్యోగుల టర్నోవర్ మళ్లీ ఒక పని లేదా సమర్ధత ఆధారిత వేతనం నిర్ణయిస్తుంది ఇది సమర్ధత ఆధారిత వేతనం నిర్ణయిస్తుంది ఎందుకంటే ప్రజలు లోపలికి వచ్చినప్పుడు వెంటనే సహకరించడం ప్రారంభించాలని మీరు కోరుకుంటారు కాబట్టి క్రొత్త ఉద్యోగుల కోసం మీరు ఎప్పటికప్పుడు తాజా శిక్షణ కార్యక్రమాలను కలిసి ఉండలేరు వారు అవసరం స్వీకరించగల నిర్దిష్ట నైపుణ్యాల సమితితో రండి కాబట్టి చాలామంది ఉద్యోగులు బయటికి వెళ్తున్నట్లయితే మరల వారిని వారి స్థానంలోకి తీసుకురావడానికి వారికి ఎంత పరిహారం ఇవ్వాలో నిర్ణయించాలి మరియు అంతగా కాదు వారు ఎంత కాలం సంస్థలో లేదా వారు ఏమి చేయాలో మీరు నిర్ణయించుకోవచ్చు గతంలో చేస్తున్నారు జట్టు పనికి విలువ మరియు మరొక అంశంలో పాల్గొనే అవకాశం సామర్థ్యం ఆధారిత వేతనాన్ని నిర్ణయించడం కొన్ని విధానాలు మరియు పే ప్రణాళిక మరియు పరిపాలన 1 ఒకటి పే గోప్యత మనము దాని గురించి చర్చించాము ఇది కొన్ని ఉపన్యాసాల క్రితం పే గోప్యత అంటే ఒక ఉద్యోగి పొందుతున్న జీతం మరొక ఉద్యోగి బహిర్గతం లేదా బహిర్గతం చేయనిది బహిర్గతం చేయు లేదా బహిర్గతం చేయకూడని నిర్ణయం ఇప్పుడు ఇది పని మరియు వ్యాపార సంబంధిత హేతుబద్ధతపై ఆధారపడి ఉంటుంది దీనిపై ఆధారిత వ్యవస్థ ఉంది పరిహార విభాగం నుంచి చెల్లింపు శ్రేణులు పే పెరుగుదల షెడ్యూల్ సంబంధిత డేటా లభ్యత ఇది నిర్వాహకులను బహిరంగంగా రక్షించడానికి వారి వేతన నిర్ణయాలు మరియు అభ్యాసాలను బలవంతం చేస్తుంది కాబట్టి మేము మాట్లాడేటప్పుడు రహస్యంగా చెల్లించండి మేము దానిని బహిర్గతం చేయము కానీ అది మనల్ని బలవంతం చేస్తుంది మనం రహస్యంగా ఉంటే ఎక్కువ మంది ప్రజలు తెలుసుకోవాలనుకుంటారు మనం ఎందుకు రహస్యంగా ఉన్నామని మరియు ఇది మమ్మల్ని మరింత బలవంతం చేయడానికి బలవంతం చేస్తుంది మేము మా పే రికార్డులను నిర్వహిస్తాం కాబట్టి అది మమ్మల్ని ఒక రోజు ప్రశ్నిస్తారు అప్పుడు మాకు కష్టమైన స్పందన ఉంటుంది పొరపాటున వేతన నిర్ణయం ఖర్చు పెరుగుతుంది అప్పుడు అన్ని వ్యవస్థలు అసమానతలు మరియు గోప్యతను ఎత్తివేసిన తర్వాత బలహీనతలు కనిపిస్తాయి పే గోప్యత వస్తుంది పెద్ద సవాలు పెద్ద సమస్య మీరు చెప్తారు సరే నేను నా జీతం వెల్లడించను మరియు లేదు ఇతరులు ఏమి సంపాదిస్తున్నారో ఉద్యోగులు తెలుసుకోవాలనుకోవడం లేదు మరియు కాబట్టి ప్రజలు ఆలోచించడం ప్రారంభిస్తారు ఏదో తప్పు ఉండాలి సంస్థకు దాని జీతం నిర్మాణాన్ని రహస్యంగా ఉంచడానికి ఏమిటి తప్పు ఏమి జరుగుతుంది ఆపై ఒకసారి గోప్యత ఎత్తి వేయబడుతుంది అప్పుడు ప్రజలకు వేలు చూపించడానికి ఎక్కువ అవకాశాలు నీ దగ్గర ఉన్నాయి మరియు హే ఇది మీరు చేసిన తప్పు మరియు మీరు చేసిన తప్పు కాబట్టి పెద్ద సమస్య అవుతుంది ఓపెన్ పే కొంతమంది నిర్వాహకులను ప్రేరేపించవచ్చు విభేదాలను తగ్గించడానికి మరియు సబార్డినేట్లలో చెల్లించడానికి సంఘర్షణను నివారించడానికి మరియు నిరాశ చెందిన ఉద్యోగులకు అటువంటి తేడాలను వివరించాల్సిన అవసరం ఉంది ఓపెన్ పే సిస్టం దాని సొంత సవాళ్ళతో వస్తుంది మరియు ఒక పెద్ద సవాలు ఏమిటంటే ప్రతి ఒక్కరూ తనను లేదా తనను తాను ఇతరులతో పోల్చడం ప్రారంభించడం చాలా సమయం వేతన నిర్ణయాలు తీసుకుంటారు ఆత్మాశ్రయ పద్ధతి మరియు అక్కడే సమస్య వస్తుంది ఒక ఆత్మాశ్రయ పద్ధతిలో నిర్ణయం తీసుకుంటే అప్పుడు రక్షించే సామర్థ్యం ఒక ఉద్యోగికి ఇచ్చినట్టు మరియు ఇతర ఉద్యోగికి ఇవ్వనున్నట్టు అనుమానంగా ఉంటుంది మరియు ఉద్యోగుల మధ్య సంఘర్షణకు దారి తీయవచ్చు లేదా సంఘర్షణకు దారితీయవచ్చు పే విధానాలను నిర్ణయించడంలో మరొక విధాన సమస్య ద్రవ్యోల్బణం ప్రభావం మనము ఎలా వ్యవస్థలను నిర్ణయించాలి ద్రవ్యోల్బణం మన వేతన వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తుంది మనం ద్రవ్యోల్బణానికి చెల్లింపు వ్యవస్థలు ఎలా సర్దుబాటు చేయాలి ఇప్పుడు మనకు ఈ భావన ప్రభుత్వ సంస్థలలో ఉంది కరువు భత్యం కాబట్టి ఇది వార్షిక ద్రవ్యోల్బణం లేదా ఆవర్తన ద్రవ్యోల్బణాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది ఇది మనకు గుర్తు చేస్తుంది విషయాలు ఖరీదైనవి అవుతున్నాయని మనకు తెలుసు మరియు ఈ విధంగా మేము మీకోసం మీకు పరిహారం ఇవ్వబోతున్నాముమేము ప్రయత్నిస్తాము మరియు మేము ప్రయత్నిస్తాము మరియు నిర్ధారించుకోండి లేదా మీ కొనుగోలు శక్తి అదేవిధంగా ఉందని మరియు ద్రవ్యోల్బణం కారణంగా ప్రభావితం కాదు కాబట్టి మేము దానిని జాగ్రత్తగా చూసుకోవడానికి కరువు భత్యం అని పిలుస్తాము మాకు చెల్లింపు ఇమిడిక ఉంది పే కంప్రెషన్ అంటే సంస్థ యొక్క పే నిర్మాణంలో ఉద్యోగాలు లేదా పే గ్రేడ్ల మధ్య నిష్పత్తులను తగ్గించడం కాబట్టి నేను మీకు కొంచెం వివరంగా వివరిస్తాను పే గ్రేడ్లు కొన్నిసార్లు పరిధులు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి నుండి అసోసియేట్ ప్రొఫెసర్కు ఒక ప్రమోషన్ ఉంది ఇప్పుడు మేము మాట్లాడేటప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ల వేతన పరిధి స్పష్టంగా నిర్వహించబడుతుంది మరియు 2 సంవత్సరాల క్రితం చేరిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పొందే జీతం ఒక సంవత్సరం క్రితం చేరిన అసిస్టెంట్ ప్రొఫెసర్ యొక్క జీతం వరకు పొందుతాడు చాలా ఎక్కువ కాదు కానీ జీతం నిర్మాణంలో సహాయక ప్రొఫెసర్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ మధ్య గుర్తించదగిన తేడా ఉంది ఇప్పుడు ఈ అంతరం ఈ రెండు తరగతుల మధ్య కొన్నిసార్లు తగ్గించబడింది తద్వారా ప్రజలు అనుభూతి చెందారు ఒక ర్యాంక్ నుంచి మరొక ర్యాంక్ పురోగతి సాధించడం సులభం అని వారు భావిస్తారు ఈ పే గ్రేడ్లను కుదించడం వల్ల విశ్వసనీయ అంతరం తగ్గుతుందని వారు భావిస్తున్నారు కాబట్టి మీరు వాటి మధ్య తేడాలను సర్దుబాటు చేయడానికి కొన్ని సార్లు వివిధ రకాల ఉద్యోగులకు ఎక్కువ చెల్లించడం ప్రారంభించండి పరిధి పెరిగింది కానీ తరగతుల మధ్య వ్యత్యాసం తగ్గుతుంది కాబట్టి ఒక సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉదాహరణకు చాలా గుర్తించదగిన అంత సంపాదించకపోవచ్చు అతని జూనియర్ అసోసియేట్ ప్రొఫెసర్ కంటే భిన్నంగా కానీ మీకు తెలుసు అది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఒక పరిధిలో ఇవ్వబడుతుంది సీనియర్ మోస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గుర్తించదగిన అంత సంపాదించవచ్చు సీనియర్ మోస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జీతం జూనియర్ మోస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ యొక్క జీతం నుండి భిన్నంగా ఉంటుంది కాబట్టి పరిధి పెద్దది కానీ తరగతులు కుదించబడ్డాయి మరియు పురోగతి సున్నితంగా అనిపిస్తుంది ఇప్పుడు మీరు దీనిని ఎలా చేస్తారు కొత్త నియామక దారులకు ప్రారంభ జీతాలు ఎక్కువ ఉన్నాయి ఇది దీర్ఘకాల ఉద్యోగులు మరియు కొత్త ఉద్యోగుల ప్రస్తుత చెల్లింపుల మధ్య స్వల్ప వ్యత్యాసాన్ని చూస్తారు ఇప్పుడు ఇది ఒక పెద్ద సమస్య మీకు ఎక్కువ ప్రారంభ జీతాలు ఉన్నాయి కాబట్టి అది ఇది ఇమిడిక చేయబడింది కానీ అప్పుడు ఇప్పటికే సంస్థలో ఉన్న వ్యక్తులు చూస్తారు ఇది ఒక సమస్య మరియు అన్యాయం గంట జీతం యూనియన్ కాని వారికి ఉద్యోగుల కంటే యూనియన్ ఉద్యోగులకు జీవితం పెంచారు మరియు కాబట్టి యూనియన్ ఉద్యోగులకు గంట వేతనం పెంచడం ద్వారా పే కమిషన్ కూడా ప్రభావితం అవుతుంది కాబట్టి కానీ దురదృష్టవశాత్తూ యూనియన్ ఉద్యోగులు అని మేము చెప్పినప్పుడు వారు కొన్నిసార్లు వ్యక్తుల జీతాలను కుదించడానికి సంస్థపై ఎక్కువ ఒత్తిడి చేస్తారు ఇప్పుడు జీతాలు ఉన్న ప్రజలకు గంట వేతనం పెంచి ఇవ్వలేము కానీ జీతాలు లేని ప్రజలకు కాంట్రాక్టులో ఉన్న వారికి గంటలకు పనిచేసే వారికి కొద్దిగా ఎక్కువ డబ్బు ఇవ్వవచ్చు కాబట్టి వారి జీతం మరియు జీతం ఇచ్చే జీతం జీతం డబ్బు వారికి లభించే జీతం మరియు జీతం ఉన్న వ్యక్తి యొక్క జీతం మధ్య ఉన్న అసమానత చాలా ఎక్కువ కాదు కాబట్టి వారు అదే మొత్తంలో పని చేస్తున్నారు మరియు వేరొకరు అదే మొత్తంలో పని చేస్తున్నారు కానీ ప్రతి నెల జీతం పొందుతున్నారు మరియు కాబట్టి వారు సరే అంటారు మేము చాలా పని చేస్తున్నాము అక్కడ ఎందుకు ఒక అసమానత ఉంది ఈ అసమానతను తగ్గించడానికి మీరు వారి గంట వేతనాన్ని పెంచుతారు కానీ మీరు ఇతర ఉద్యోగుల జీతాలను మార్చారు ఈ అంతరాన్ని తగ్గించడానికి మరొక మార్గం కొత్త కళాశాల గ్రాడ్యుయేట్ల నిర్వహణ లేదా వృత్తిపరమైన ఉద్యోగాల కోసం జీతాలు వద్ద ప్రస్తుత ఉద్యోగదారులకంటే కొంత మంది ఉద్యోగులకు అధిక ఓవర్ టైం చెల్లింపులు లేదా వేర్వేరు అధిక సమయం రేట్ల చెల్లింపు మీరు వారం చివరలో పనిచేస్తారు మీకు అదనపు డబ్బు వస్తుంది మీకు తెలుసా మీరు మీ పని గంటల తర్వాత పని చేస్తారు మీకు అదనపు డబ్బు వస్తుంది మరియు ఇది వేతన అసమానతలు తగ్గించే ఒక మార్గం కాబట్టి అంటే మీరు తెలుసుకోండి ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవాలని మరియు అప్పుడు నిర్ణయించు ఒకరు కోరుకుంటున్నారా నిర్మాణాన్ని కుదించండి లేదా కాదా పే పెంపులు మెరిట్ చార్టులపై ఆధారపడి ఉంటాయి మనం మెరిట్ చార్టులుగా పిలుస్తాము మెరిట్ పటాలు సాధనాలు సంస్థకు ఎవరు విలువైన వారో నిర్ణయించడానికి మాకు సహాయపడుతుంది 1 టేబుల్కి తీసుకురావడం ఏమిటి మరియు ఆమె లేదా అతని గురించి సంస్థ ఆశించే దాని ప్రకారం ఒక వ్యక్తి ఎక్కడ ఉంటారు మరియు కాబట్టి ఒక వ్యక్తి ఎంత ప్రతిభావంతులు ఎంత సామర్థ్యం ఉంది సంస్థలోని ఉత్పత్తి పరంగా సంస్థకు ఇది బంగారు పతకాల సంఖ్యపై మీ వద్ద లేదా మీరు వచ్చిన దానిపై ఆధారపడి ఉండదు మీరు సంస్థలోకి ప్రవేశించిన తర్వాత ఇది మీరు చేసిన దానిపై ఆధారపడి ఉంటుంది పనితీరు ప్రోత్సాహకాలు ప్రోత్సాహకాలు అదనపు ప్రయోజనాలు మేము అంచనా కంటే బాగా ప్రదర్శించే వ్యక్తులకు ఇస్తాము పనితీరు ప్రోత్సాహకాల యొక్క కొన్ని అవసరాలు 1 సరళత వారు ఉండాలి ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రోత్సాహకం సంపాదించడానికి వారు ఏమి చేయాలి అవి నిర్దిష్టంగా ఉండాలి అవి సాధించగలగాలి మరియు లెక్కించదగిన మరియు కొలవగల విధంగా ఉండాలి కొన్ని ప్రోత్సాహకాలు అవి మేము ఎగ్జిక్యూటివ్లకు ఇవ్వగలం మీకు తెలుసు మేము కార్యనిర్వాహకులకు ప్రోత్సాహకాలు గురించి మాట్లాడేటప్పుడు మేము కొన్నివిషయాలను గుర్తించుకోవాలి ఎందుకు వాడాలి దీర్ఘకాలిక ప్రోత్సాహక ప్రణాళికలు సీనియర్ ఎగ్జిక్యూటివ్లకోసం మేము దీర్ఘకాలిక ప్రోత్సాహక ప్రణాళికలను ఉపయోగించాలి ఒకవేళ సరే అనుకుంటే మనం ఎందుకు చేయాలి ఎక్కడ కారణాలు ఉన్నాయి స్వల్పకాలిక ప్రోత్సాహకాలు స్వల్పకాలిక ఉత్పాదకత ఫలితాలను సూచిస్తాయి కాబట్టి సీనియర్ ఎగ్జిక్యూటివ్లు ఏదో చేస్తారు దాని ఫలితాలు ఒక నిర్దిష్ట కాలం తర్వాత మాత్రమే కనిపిస్తాయి కాబట్టి వారు ప్రోత్సాహకాలను ఎక్కువ కాలం పొందుతారు కొత్త మార్కెట్లు తెరిచే మరియు పాత వాటిని పునరుద్ధరించే కొత్త ప్రక్రియలు మొక్కలు మరియు ఉత్పత్తుల అభివృద్ధి దీర్ఘకాలిక ప్రణాళికలు సీనియర్ నిర్వహణకు స్థిరత్వము ప్రోత్సహిస్తాయి మీకు తెలుసా మీరు ప్రోత్సాహకం పొంద బోతున్నారు 2 మూడు లేదా 4 సంవత్సరాల తరువాత మరియు ఆ తరువాత మీకు తెలుసు కాబట్టి మీరు ఆ లక్ష్యం వైపు పనిచేస్తారు కొత్త మార్కెట్లు తెరిచే మరియు పాత వాటినే పునరుద్ధరించే కొత్త ప్రక్రియలు పెట్టుట మరియు ఉత్పత్తుల అభివృద్ధి కాబట్టి దీర్ఘకాలిక ప్రణాళికలు కొత్త వెంచర్ల ఏర్పాటును ప్రోత్సహిస్తాయి దీర్ఘకాలిక ప్రణాళికలు లాభాలకు స్వల్పకాలిక సహకారం కాకుండా వ్యూహాత్మక లాభాలను రూపొందించడంలో సహాయపడతాయి స్వల్పకాలిక ప్రోత్సాహకాలు స్వల్పకాలికం కాబట్టి దీర్ఘకాలిక ప్రణాళికలు ప్రోత్సహిస్తాయి వ్యూహంతో అనుసంధానం దీర్ఘకాలిక ప్రణాళికలు యాజమాన్య ప్రక్రియ మరియు ఫలితాలను కూడా ప్రోత్సహిస్తాయి నేను ప్రాసెస్ ఏ ప్రారంభించాను మరియు నేను దానిని చివరి ముగింపుకు తీసుకు పోతున్నాను కాబట్టి ప్రోత్సాహకాలు అంటే ఏమిటి ఇప్పుడు ప్రోత్సాహకాలు మరియు రివార్డ్ ప్రణాళికల వివరాలను పరిశీలిస్తాము తదుపరి తరగతిలో కానీ ఇదంతా ఈ తరగతి కోసం నేను మీ కోసం ఇంతవరకు మరియు మేము దీనిని ఇక్కడ నుండి తదుపరి తరగతిలో తీసుకుంటాము మరియు విన్నందుకు చాలా ధన్యవాదాలు మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి ఇ మీ ప్రశ్నలను ఫోరంలో పోస్ట్ చేయడానికి సంకోచించకండి ప్రయోజనం కోసం అందించబడింది ధన్యవాదాలు తదుపరి తరగతిలో నేను చూస్తాను